మీ అందరికీ ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ కోర్సుకు స్వాగతం ఇది ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కాబట్టి మనము డేటాబేస్ అంటే ఏమిటి తో ప్రారంభిద్దాము డేటాబేస్ ను ముఖ్యంగా డేటా సేకరణ అని అంటారు కానీ చాలా ముఖ్యంగా ఇది ఏదైనా డేటా కాదు ఇది పరస్పర సంబంధం ఉన్న డేటా యొక్క సేకరణ కాబట్టి డేటా ఫీల్డ్లు లేదా డేటా పాయింట్లు వాటితో కొన్ని సంబంధాలను కలిగి ఉండాలి కాబట్టి ఇది పరస్పర సంబంధం ఉన్న డేటా సమితి డేటాబేస్ అంటే ఏమిటి మరియు అవి ఎక్కడ ఉపయోగించవచ్చనే దానిపై మనందరికీ కొంత అవగాహన ఉంది ఉదాహరణకు ఒక సంస్థలో ఒక సంస్థ గురించి మొత్తం రికార్డులు ఒక డేటాబేస్ను కలిగి ఉంటాయి కాబట్టి ఇది అధ్యాపక సభ్యులు విద్యార్థులు సిబ్బంది మొదలైన విభిన్న విషయాలను లను కలిగి ఉంటుంది అలాగే కోర్సులు వంటి ఇతర రకాల విషయాలను కలిగి ఉంటుంది మరియు ప్రతిదీ ఒక డేటాబేస్ను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇది ఒక డేటాబేస్ డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ లేదా DBMS అంటే ఏమిటి ఇది డేటాబేస్ ను నిర్వహించడానికి అవసరమయ్యే పర్యావరణాన్ని అందించే వ్యవస్థ కాబట్టి ఇది ఉపయోగించడానికి సమర్థవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి మరియు ముఖ్యంగా ఇది డేటాను నిల్వ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్లు మరియు ఇంటర్ఫేస్ను కలిగి ఉంటుంది కాబట్టి మొదటి పాయింట్ డేటా ను స్టోర్ చేయాలి రెండవది ఇది డేటాను దృశ్యమానంచేయగలగాలి మూడవది డేటాను యాక్సెస్ చేయగలగాలి లేదా దీనినే డేటా క్వేరీయింగ్ అని కూడా అంటారు మరియు నాల్గవది డేటాను నవీకరించడం లేదా మార్చడం డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ యొక్క నాలుగు పనులు ఇవి కాబట్టి డేటాబేస్ అంటే ఇది అప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది సాధారణ ఫైల్ సిస్టమ్ కూడా ఈ పనులన్నీ చేయగలదు ఇది డేటాను నిల్వ చేయగలదు కాబట్టి మేము ఫైళ్లు మొదలగునవి నిల్వ చేస్తాము ఇది డేటాను విజువలైజ్ చేయగలదు కాబట్టి దృశ్యమానం అంటే ఏమిటో నిజంగా స్పష్టంగా తెలియదు మనము దానిని తరువాత చూస్తాము కాని ఫైల్స్ మరియు ఫోల్డర్లు మొదలైనవి ఏమిటో మీరు కనీసం చూడవచ్చు మీరు డేటాను యాక్సెస్ చేయవచ్చు మీరు ఒక నిర్దిష్ట ఫైల్ను ఒక నిర్దిష్ట ఫోల్డర్ మొదలైనవి యాక్సెస్ చేయవచ్చు మరియు ఇది ఫైల్ యొక్క విషయాలు ఫోల్డర్ యొక్క విషయాలు మొదలైనవాటిని నవీకరించడానికి అనుమతిస్తుంది కాబట్టి ఫైల్ సిస్టమ్ నుండి డేటాబేస్ ఎలా భిన్నంగా ఉంటుంది లేదా ఫైల్ సిస్టమ్ కంటే ఇది ఎలా ముఖ్యమైనది ఫైల్ సిస్టమ్ కంటే వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి మనము వాటిని చూద్దాము ఫైల్ సిస్టమ్స్ కంటే DBMS యొక్క ప్రయోజనాలు మొదటిది ఏమిటంటే ఇది డేటా రిడెండెన్సీredundancy మరియు అస్థిరత సమస్యలను తగ్గిస్తుంది కాబట్టి ఈ పాయింట్లలో ప్రతిదాని గురుంచి కొద్దిగా క్షుణ్ణంగా వెళదాము డేటా రిడెండెన్సీ అంటే ఏమిటి ముఖ్యంగా డేటా రిడెండెన్సీ అంటే ఈ క్రిందివి ఒక డేటా యొక్క భాగం ఉంది అదే డేటా బహుళ ప్రదేశాలలో నిల్వ చేయబడుతుంది మరియు బాగా రూపొందించిన డేటాబేస్ నిజంగా దానిని అనుమతించదు కాబట్టి ఒక ఉద్యోగి ఉంటే లేదా విద్యార్థి గురించి సమాచారం ఉంటే విద్యార్థి పేరు రోల్ నంబర్ మొదలైనవి సాధారణంగా ఒకే చోట మాత్రమే నిల్వ చేయాలి ఫైల్ సిస్టమ్స్ లో ఇది చాలా పెద్ద వ్యత్యాసం ఇక్కడ మనలో చాలా మంది ఫైళ్ళను రేప్లికేట్ చేస్తారు ఫైళ్ళను ఇక్కడ నుండి అక్కడికి కాపీ చేస్తారు మొదలైనవి ఆ కాపీయింగ్ కూడా ఏమి చేస్తుంది అంటే అది ఈ అస్థిరత సమస్యలోకి వెళుతుంది కాబట్టి ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏమిటంటే మీకు ఫైల్ యొక్క రెండు వెర్షన్లు ఉన్నాయి మరియు ఒక వెర్షన్ లో మీరు ఏదో మార్చారు మరియు ఇతర ఫైల్కు ఒకే సవరణ చేయడం మీరు అనుకోకుండా మర్చిపోయారు లేదా ఇద్దరు వ్యక్తులు రెండు వేర్వేరు వెర్షన్లను తయారు చేస్తున్నారు ఫైల్ మొదలైనవి కాబట్టి ఈ రెండు ఫైళ్ళలోని సమాచారం అస్థిరం గా ఉండవచ్చు కాబట్టి వాటిలో ఒకటి సరైనది కాకపోవచ్చు ఎందుకంటే మరొకటి నవీకరించబడింది మరియు ఆ నవీకరణ ఇంకా ఈ భాగానికి రాలేదు కాబట్టి డేటాబేస్ ప్రతి సమాచారాన్ని ఒక్కసారి మరియు ఒకే చోట నిల్వ చేయడం ద్వారా ఈ అస్థిరతను తగ్గిస్తుంది కాబట్టి రిడెండెన్సీ లేదు మరియు అస్థిరత లేదు అది మొదటి పాయింట్ రెండవ పాయింట్ చాలా సంబంధిత పాయింట్ దీనిని డేటా ఐసోలేషన్ అంటారు ఇక్కడ ఏమి జరుగుతుందంటే డేటా ఒక్కటే ఉన్న రూపంలోకి వేరుచేయ బడుతుంది డేటా ఇంటర్నల్ ఫార్మాట్ లో నిల్వ చేయబడుతుంది మరియు డేటాను యాక్సెస్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా డేటా ఒక రకమైన బైనరీ ఫార్మాట్ లో నిల్వ చేయబడుతుంది ఇది తుది వినియోగదారు యొక్క సమస్య కాదు వినియోగదారు డేటా భాగాన్ని కోరుకుంటారు మరియు ఒక ఇంటర్ఫేస్ డేటాబేస్ ఇంటర్ఫేస్ ఉంది అది వినియోగదారుని ఒక ప్రత్యేక ఆకృతి లో డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి దీని యొక్క మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే డేటా వేరుచేయబడి డేటాబేస్ నిర్వహించే ఫార్మాట్లో నిల్వ చేయబడినందున డేటా ఫార్మాట్టింగ్ సమస్య లేదు మరియు ఇది మనము తరచుగా ఫైల్ సిస్టమ్లతో రన్ చేస్తాము ఉదాహరణకు మీరు ఒక ఎక్సెల్ ఫైల్తో పనిచేస్తూ ఉండవచ్చు ఇది స్ప్రెడ్షీట్ మరియు మీరు దానిని ఉదాహరణకు లైనక్స్ లేదా మాక్ సిస్టమ్కు తీసుకుంటే ఎక్సెల్ ఫైల్ సరిగ్గా తెరవకపోవచ్చు ఎందుకంటే అది ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్లో లేదు మరియు వాటిని తెరవడానికి ప్రోగ్రామ్లు స్థిరం గా ప్రవర్తించవు అది సమస్య కానీ డేటాబేస్ దానిని వేరు చేస్తుంది మూడవ ముఖ్యమైన విషయం డేటా ఇంటిగ్రిటీ అంటారు డేటా ఇంటిగ్రిటీ అంటే ఏమిటంటే చాలా డేటా భాగాలూ ఉన్నాయి ఇక్కడ డేటాకు సెమాంటిక్స్ ఉంది లేదా సరైన స్థితి ఉంది ఉదాహరణకు సిపిఏ లేదా సంచిత పాయింట్ సగటు లేదా మీ మార్కులు గ్రేడ్ పాయింట్ సగటు మీరు ఏది పరిగణించినా అవి సాధారణంగా మన భారతీయ వ్యవస్థలలో కనీసం 0 నుండి 10 మధ్య ఉన్నట్లు భావిస్తారు కానీ మీరు ఈ సమాచారాన్ని ఫైల్లో లేదా ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో నిల్వ చేస్తున్నారని అనుకుందాం ఇప్పుడు తనిఖీ చేయదు కాబట్టి మీరు అనుకోకుండా ఒకరి సిపిఏని 1 లేదా 12 గా ఎంటర్ చేస్తే మీరు ఆ డేటాలో ఉంచడానికి ప్రయత్నించినప్పుడు తనిఖీ చేయదు అయితే డేటాబేస్ కొన్ని ఇంటిగ్రిటీ పరిమితులను ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు సిపిఐ ఫీల్డ్ను నిర్వచించినప్పుడల్లా ఇది 0 నుండి 10 మధ్య ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి మా డేటా విలువను ఎంటర్ చేసే ప్రయత్నాలు ఉదాహరణకు 1 లోపం ఏర్పడుతుంది మరియు అది మిమ్మల్ని ఎంటర్ చేయనివ్వదు లాజిక్ డేటాబేస్ వ్యవస్థలోనే ఉంటుంది యాక్సెస్ ద్వారా కాదు కాబట్టి మీరు ఆ సిపిఏ యొక్క డేటాబేస్ను నిర్వచించిన తర్వాత అది 0 నుండి 10 మధ్య ఉంటుంది మరియు ఆ లాజిక్ డేటాబేస్ వ్యవస్థలో ఉంటుంది కాబట్టి ఇది 3 వ పాయింట్ నాలుగవ పాయింట్ ను అటామిసిటీ అఫ్ ఆపరేషన్స్ అంటారు కాబట్టి ఇది బహుశా డేటాబేస్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఉపయోగాలలో ఒకటి మరియు ఉదాహరణగా బ్యాంక్ బదిలీ సందర్భంను తీసుకుందాం కాబట్టి కొంత డబ్బు కాబట్టి 100 రూపాయలు వ్యక్తి A ఖాతా నుండి వ్యక్తి B ఖాతాకు బదిలీ చేయబడుతుందని అనుకోండి కాబట్టి స్థిరంగా అటామిసిటీ అఫ్ ఆపరేషన్స్ డబ్బు పూర్తిగా బదిలీ చేయబడిందని లేదా డబ్బు బదిలీ చేయబడదని నిర్వచిస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే A ఖాతా నుండి 100 రూపాయలు తీసివేయబడటం జరగదు కానీ అది B యొక్క ఖాతాకు లేదా ఇతర మార్గాల్లో జమ కాలేదు ఆ రూపాయి 100 B ఖాతాకు జమ చేయబడింది కానీ ఇది A ఖాతా నుండి డెబిట్ చేయబడలేదు అస్థిరమైన క్రెడిట్స్ మరియు డెబిట్స్ జరిగితే ఏ సమస్యలు జరుగుతాయో మీరు చూడవచ్చు కాబట్టి ఒక డేటాబేస్ సిస్టమ్ A యొక్క ఖాతా నుండి డెబిట్ చేయడం మరియు B యొక్క ఖాతాకు ఒక ఆపరేషన్ లేదా ఒక లావాదేవీగా జమ చేయడం యొక్క మొత్తం ఆపరేషన్ను ఎన్కోడ్ చేస్తుంది మనము తరువాత లావాదేవీల గురించి మరింత చూస్తాము ఇది దాని అటామిసిటీను తప్పనిసరి చేస్తుంది కాబట్టి ఇది పూర్తిగా జరిగి ఉండవచ్చు కాబట్టి రెండింటికి 100 డెబిట్ చేయబడి జమ అయ్యాయి లేదా అది డెబిట్ జమ చేయబడలేదు కాబట్టి ఇది ఇతర ముఖ్యమైన భాగం 5 వ పాయింట్ వద్దాం 5 వ పాయింట్ కాంకర్రెన్సీ చాలా సరళంగా కాంకర్రెన్సీ అంటే డేటాబేస్లో బహుళ కార్యకలాపాలు కలిసి జరుగుతాయి నిర్దిష్ట డేటా ఐటెమ్లో విభేదాలు లేనంతవరకు డేటాబేస్ సాధారణంగా ఆ విషయాలను చూసుకుంటుంది కాబట్టి A డబ్బును B కి బదిలీ చేస్తుంటే మరియు C డబ్బును D కి బదిలీ చేస్తుంటే వారు ఒకరికొకరు వేచి ఉండాల్సిన అవసరం లేదు మరియు లావాదేవీలు రెండూ కలిసి జరగవచ్చు ఫైల్ సిస్టమ్స్లో అన్ని లావాదేవీలు ఒకే ఫైల్లో తెరిస్తే అది జరగకపోవచ్చు కాబట్టి అదే ఫైల్ను మొదట A నుండి B కోసం సవరించాలి తరువాత సేవ్ చేయాలి మరియు తరువాత C నుండి D జరగాలి అయితే ఇది ఉపయోగించ బడుతున్న ఫైల్ సిస్టమ్పై కూడా ఆధారపడి ఉంటుంది డేటాబేస్ల గురించి చివరి ముఖ్యమైన విషయం లేదా ఫైల్ సిస్టమ్ కంటే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది సెక్యూరిటీ కాబట్టి డేటాబేస్లలో డేటా యొక్క సెక్యూరిటీ చాలా ముఖ్యమైనది మరియు డేటాబేస్ లేదా డేటా ఫీల్డ్లను అనేక విధాలుగా సురక్షితంగా చేయవచ్చు కాబట్టి మొదట ఉదాహరణకు ఉద్యోగుల డేటాబేస్ సురక్షితం అనగా అనధికార వినియోగదారులు వీటిలో దేనినైనా పొందలేరు కాబట్టి ఇది భద్రతలో ఒక భాగం భద్రత యొక్క మరొక మరియు బహుశా చాలా ముఖ్యమైన భాగం ఏమిటంటే వివిధ రంగాలకు మరియు విభిన్న పాత్రలకు డేటాబేస్లో వేర్వేరు యాక్సెస్ నియంత్రణ స్థాయిలు ఉన్నాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి తన రికార్డును చూడగలుగుతారు కాని ఇతరుల రికార్డులు చూడలేరు అది అలా జరగవచ్చు విద్యార్థి తనను తాను ఒక సిపిఐని చూడవచ్చు కానీ ఇతరులకు కాదు కానీ ఒక విద్యార్థి తన ఇంటి చిరునామాను మార్చవచ్చు కానీ ఆమె సిపిఐ కాదు కాబట్టి రికార్డ్ విద్యార్థి గురించి అయినా ఒక రికార్డ్ లోపల కూడా లక్షణ స్థాయి భద్రత లక్షణ స్థాయి ప్రాప్యత హక్కులు మొదలైనవి ఉండవచ్చు డేటాబేస్ వ్యవస్థ అనుమతించకపోతే మరియు డేటాబేస్ యొక్క ఫీల్డ్లను నిర్వచించేటప్పుడు ఈ పాత్రలను చాలా జాగ్రత్తగా నిర్వచించవలసి ఉంటుంది తప్ప దానిని మార్చడానికి ఎవరూ అనుమతించరని భద్రతా ఆదేశాలు ఇవి ఆరు ఫైల్ సిస్టమ్స్ కంటే DBMS యొక్క ప్రయోజనాల ముఖ్యమైన అంశాలు దానికి వెళ్లడానికి మొదటిది రిడెండెన్సీ లేదా ఇంకన్సిస్టెన్సీ తరువాత డేటా ఐసోలేషన్ తరువాత డేటా ఇంటిగ్రిటీ 4వది అటామిసిటీ అఫ్ ఆపరేషన్స్ 5వది కాంకర్రెన్సీ మరియు 6 వది సెక్యూరిటీ కాబట్టి దీనితో మాడ్యూల్ యొక్క మొదటి భాగాగం ముగుస్తుంది తదుపరి మాడ్యూల్లో మనము రిలేషనల్ డేటా మోడల్ను కవర్ చేస్తాము ధన్యవాదాలు